ఇంతకుముందు మనం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లోని కొన్ని ప్రాథమిక అంశాలను మరియు టాస్క్ షెడ్యూలర్ ను చూశాము ఇది ఏదైనా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన భాగాలలో ఒకటి ఇది ఒక పని యొక్క గడువుtasks deadline ను తీర్చడంలో ప్రాథమిక బాధ్యత తీసుకుంటుంది మనం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రిసోర్స్ షేరింగ్ సమస్యను కూడా చూశాము ఆపై రిసోర్స్ షేరింగ్ సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ప్రోటోకాల్ లను కూడా చూశాము రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో తలెత్తే కొన్ని ప్రాథమిక సమస్యలు ఇక్కడ చర్చించబడతాయి మరియు తరువాత యునిక్స్ను రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఉపయోగించబడుతుందా లేదా అనే దానిని పరిశీలిస్తాము మరియు మనం యునిక్స్ను ఉపయోగిస్తే మరియు అదేవిధంగా విస్తరించినట్లు అయితే ఎలా ఉంటుందో దాని గురించి చర్చిస్తాము రియల్ టైమ్ ప్రాధాన్యత స్థాయి లకు మద్దతు ఇవ్వటం అత్యంత కీలకమైన అవసరాలలో ఒకటి రియల్ టైమ్ ప్రాధాన్యత స్థాయిలలో ఒకసారి ప్రోగ్రామర్ పనులకు ప్రాధాన్యత లను ఇచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ వాటిని మార్చదు అందువలన వీటిని స్టాటిక్ ప్రాధాన్యత స్థాయిలు అంటారు సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్స్ పనుల యొక్క ప్రాధాన్యతను డైనమిక్గా మారుస్తాయని మనం గమనించాము రియల్ టైమ్ టాస్క్ షెడ్యూలింగ్ విధానం ఏదైనా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క కేంద్ర అవసరాలలో ఒకటి సరైన వనరుల భాగస్వామ్య ప్రోటోకాల్లను ఉపయోగించకుండా ప్రాధాన్యత విలోమాలు ఉండవచ్చు మరియు పనులు వాటి గడువును కోల్పోవచ్చు తక్కువ టాస్క్ ప్రీమిప్షన్ టైమ్స్ కోసం మిల్లీ లేదా మైక్రోసెకన్ల క్రమంలో అధిక ప్రాధాన్యత కలిగిన పని సిద్ధంగా ఉన్నప్పుడు అమలు చేస్తున్న తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులను ముందుగానే తప్పక చూడాలి మరియు ఈ ప్రీమిప్షన్ సమయం మిల్లీ లేదా మైక్రోసెకన్ల క్రమం అంతరాయం ఒకసారి సంభవించినప్పుడు అంతరాయం కలిగించే జాప్యం అవసరాల కోసం అది గుర్తించబడాలి మరియు అంతరాయ సర్వీసింగ్ కొంత పరిమిత సమయంలోనే జరగాలి అదనపు అవసరాలు మరియు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి మెమరీ లాకింగ్ మద్దతు అవసరం ఎందుకంటే వర్చువల్ మెమరీ సిస్టమ్లో పేజీ ఉపయోగించకపోతే దాన్ని భర్తీ చేస్తారు అందువల్ల పేజీ లోపం సంభవించినప్పుడు చాలా సమయం పడుతుంది మరియు జిట్టర్లను పరిచయం చేయవచ్చు దీని గురించి తరువాత చర్చించబడుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రాథమిక అవసరాలలో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్గా పనిచేయడం ఒకటి ఇది మెమరీని లాక్ చేయడానికి మద్దతు అవసరం మరియు ఈ లాక్ చేయబడిన పేజీలు పేజీ మార్పిడికి లోబడి ఉండవు టైమర్లకు మద్దతు అనగా ఆవర్తన టైమర్లు మరియు ఒక సెట్ టైమర్లు అధిక ఖచ్చితత్వ టైమర్లు మరియు ఇవి నిజ సమయ అనువర్తనాలను వ్రాయడంలో తరచుగా అవసరమవుతాయి మరియు వీటికి ఆపరేటింగ్ సిస్టమ్ మద్దతు అవసరం డెస్క్ కింద స్థలం ఎక్కడ లభిస్తుందనే దాని ఆధారంగా బ్లాక్లు వ్రాయబడినందున రియల్ టైమ్ ఫైల్ సిస్టమ్ సాంప్రదాయ ఫైల్ సిస్టమ్కు మద్దతు ఇస్తుంది బ్లాక్ల ప్రాప్యత సమయం అది ఆధారపడి ఉన్న చోట లేదా డెస్క్పై ఉన్న రియల్ టైమ్ ఫైల్ సిస్టమ్లో బ్లాక్లు వరుసగా వ్రాయబడిన చోట అందువల్ల బ్లాక్లకు ప్రాప్యత సమయం ఊహించదగినది అందువల్ల రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పరికరాల ఇంటర్ఫేసింగ్ను సులభతరం చేయాలి ఎందుకంటే చాలా నిజ సమయ వ్యవస్థలు అనేక సెన్సార్లు యాక్యుయేటర్లు మరియు అనేక విషయాలను కలిగి ఉంటాయి కొత్త రకం సెన్సార్ లేదా యాక్యుయేటర్ను ఉపయోగించడం వల్ల ఆపరేటింగ్ సిస్టమ్లో కొంత భాగాన్ని తిరిగి వ్రాయవలసిన అవసరం లేదు ఈ పరికరాల కోసం పరికర డ్రైవర్లను ఫైల్లో చేర్చగలుగుతారు మరియు ఇవి నిజంగా వ్యవస్థను మూసివేయడం లేదా ఆపరేటింగ్ సిస్టమ్ను తిరిగి కంపైల్ చేయవలసిన అవసరం లేదు నిజ సమయ ప్రాధాన్యత స్థాయి స్టాటిక్ ప్రాధాన్యత స్థాయిని సూచిస్తుంది అంటే ప్రోగ్రామర్ చేత ఒక పనికి ప్రాధాన్యత కేటాయించిన తర్వాత అది మారకూడదు ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామర్ కేటాయించిన ప్రాధాన్యతను మార్చకూడదు మరోవైపు డైనమిక్ ప్రాధాన్యత తో ఆపరేటింగ్ సిస్టమ్ పనుల యొక్క ప్రాధాన్యత స్థాయిని మారుస్తూ ఉంటుంది అన్ని సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతి సమయ భాగం తర్వాత పని యొక్క ప్రాధాన్యతను మారుస్తూ ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క నిర్గమాంశను మెరుగుపరచడమే ప్రధాన కారణం టాస్క్ షెడ్యూలర్ ఏదైనా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కేంద్ర అంశం అని మనం చూసినట్లయితే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ ప్రారంభ గడువు మొదటి షెడ్యూలర్ మరియు ఇతర కస్టమ్ టాస్క్ షెడ్యూలర్లు వంటి టాస్క్ షెడ్యూలర్లకు మద్దతు ఇవ్వాలి చిన్నవిషయం కాని అనువర్తనంలో పనులుగా వనరుల భాగస్వామ్య మద్దతు వనరులను పంచుకోవాలి ఉదాహరణకు ఒక పని యొక్క ఫలితాలను మరొక పనికి పంపించాల్సిన అవసరం ఉంది వారు దీని కోసం షేర్డ్ మెమరీ లేదా షేర్డ్ పరికరాన్ని ఉపయోగించవచ్చు సెమాఫోర్స్ అయిన సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వనరుల భాగస్వామ్యానికి పరిష్కారం ప్రాధాన్యత విలోమాలకు మరియు అపరిమిత ప్రాధాన్యత విలోమాలకు దారితీస్తుందని మనం చూశాము ప్రాధాన్యత సీలింగ్ ప్రోటోకాల్కు మద్దతు ఇవ్వడానికి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరాలను మనం చూశాము అందువల్ల అధిక ప్రాధాన్యత పనులు ప్రాధాన్యత విలోమ సమస్య కారణంగా వారి గడువులను కోల్పోవు టాస్క్ ప్రీమిప్షన్ సమయం తక్కువ మరియు సరిహద్దులుగా ఉండాలి అధిక ప్రాధాన్యత కలిగిన పని సిద్ధంగా ఉన్నప్పుడు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని సందర్భోచితంగా ఉండాలి మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని కొన్ని మైక్రోసెకన్ల క్రమంలో నడుస్తుంది ఎందుకంటే పని గడువు వందల మైక్రోసెకన్లు ఉంటుంది అందువల్ల టాస్క్ ప్రీమిప్షన్ సమయం వందల మైక్రోసెకన్లు లేదా ఒక సెకను లేదా అనేక మిల్లీసెకన్లు అయితే క్లిష్టమైన రియల్ టైమ్ టాస్క్లు వాటి గడువును కోల్పోయే అవకాశం ఉంది తదుపరి ఉపన్యాసంలో మనం యునిక్స్ ఒక క రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎలా ఉంటుందో చర్చించుకుందాం ప్రధాన సమస్య ఏమిటంటే యునిక్స్ లో టాస్క్ ప్రీమిప్షన్ సమయం ఒక సెకను క్రమం అయితే మరియు ఒక క్లిష్టమైన రియల్ టైమ్ టాస్క్ 100 మైక్రోసెకన్ల గడువును కలిగి ఉంటే అప్పుడు టాస్క్ ప్రీమిప్షన్ సమయం కూడా గడువును కోల్పోతుంది కానీ యునిక్స్ వంటి సాంప్రదాయిక ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి సెకనుకు ఇంత ఎక్కువ టాస్క్ ప్రీమిప్షన్ సమయం ఉండటం గురించి ప్రశ్న తలెత్తుతుంది సాంప్రదాయిక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెర్నల్ ప్రీమిటివ్ కానిది మరియు ప్రీమిటివ్ కాని మార్గాల ద్వారా అంతరాయం ఏర్పడినప్పుడు కెర్నల్ దానికి సేవ చేయదు వాస్తవానికి కెర్నల్ మోడ్లో ఉన్నప్పుడు కెర్నల్ నిలిపివేయబడుతుంది కెర్నల్ నిత్యకృత్యాలను అమలు చేసేటప్పుడు కెర్నల్ అన్ని అంతరాయాలను ఎందుకు నిలిపివేయాలి మరియు ఒక సెకను ఎందుకు ఉండాలి అనే ప్రశ్న మళ్ళీ తలెత్తుతుంది ప్రీమిప్టివ్ కాని కెర్నల్ కారణంగా పెద్ద ప్రీమిప్షన్ సమయం ఉంది మరియు కెర్నల్ నిత్యకృత్యాలను అమలు చేసేటప్పుడు కెర్నల్ అంతరాయాలను నిలిపివేస్తుంది అలాగే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్లో అంతరాయ జాప్యం అవసరాలు కూడా ఉన్నాయి అంతరాయం కలిగించే జాప్యం ద్వారా అంతరాయం ఏర్పడినప్పుడు మరియు అంతరాయం కలిగించే సేవ దినచర్య ఆ అంతరాయం కోసం నడుస్తున్న సమయానికి సమయం చిన్నదిగా మరియు సరిహద్దుగా ఉండాలి ఒక సమయంలో అంతరాయం ఏర్పడే రేఖాచిత్రం క్రింద ఇవ్వబడింది ఈ అంతరాయాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తిస్తుంది మరియు అది కొంత ప్రాసెసింగ్ చేస్తుంది ఉదాహరణకు ఏకకాల రిజిస్టర్ల సెట్ను సేవ్ చేసిన తర్వాత అది అంతరాయ సేవా దినచర్యను నడుపుతుంది అందువల్ల అంతరాయం ఏర్పడే సమయ బిందువు లేదా అంతరాయ సేవా దినచర్య నడుస్తున్న సమయ బిందువు వరకు మనం దానిని అంతరాయ జాప్యం సమయం అని పిలుస్తాము సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఈ సమయం సెకను యొక్క క్రమం కన్న పెద్దది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఈ సమయం కొన్ని మైక్రోసెకన్ల క్రమం ఉండాలి మరియు అంతరాయ జాప్యంపై కట్టుబడి ఉండే సమయం నిర్ణయాత్మకంగా ఉండాలి అనగా ఒకసారి మేము 10 మిల్లీసెకన్లు అని చెప్పాము మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది 10 మిల్లీసెకన్లకు మించి ఉండాలి మరియు అందువల్ల అంతరాయ జాప్యం సమయానికి నిర్ణయాత్మక కట్టుబడి ఉంటుంది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇంత తక్కువ అంతరాయ జాప్యం ఎలా సాధించబడుతుందని ఒకరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే అంతరాయ సేవా దినచర్య నడుస్తున్నప్పుడు దీనికి అనేక మైక్రోసెకన్లు పట్టవచ్చు మరియు ఈ సమయంలో మరొక అంతరాయం ఏర్పడితే సమస్య ఉంటుంది మరియు ఇది వేచి ఉండాలి చాలా నిజ సమయ ఆపరేటింగ్ సిస్టమ్లు తక్కువ అంతరాయ జాప్యాన్ని సాధించే మార్గం ఏమిటంటే అంతరాయ సేవా దినచర్యను చాలావరకు వాయిదా వేసిన విధాన కాల్గా మార్చడం ద్వారా ఏ ఇతర పనిలాగా నడుస్తుంది ఇది తక్కువ ప్రాధాన్యత కలిగిన పని మరియు ఇది వాయిదాపడిన విధాన కాల్ అని పిలుస్తారు నడుస్తున్న కోడ్ చాలా చిన్న కోడ్ దీనిలో అంతరాయం ఏర్పడిన వెంటనే ఇది వాయిదా వేసిన విధాన కాల్ ను సృష్టిస్తుంది మరియు దానిని క్యూ లో ఉంచుతుంది మనం ముందుకు వెళ్ళేటప్పుడు తక్కువ అంతరాయ జాప్యాన్ని సాధించడానికి ఉపయోగించే ప్రధాన సాంకేతికత ఇది అని చూడవచ్చు సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ కొరకు కెర్నల్ ముందస్తుగా మారడమే కాదు అంటే ఇది కెర్నల్ మోడ్లో నడుస్తున్నప్పటికీ కెర్నల్ కోడ్ అమలు అవుతోంది అయితే ఇది కెర్నల్ కోడ్ను ముందస్తుగా చేయగలగాలి ఇక్కడ మనం సమూహ అంతరాయాలను నిర్వహించగలుగుతాము అనగా అంతరాయాలు సేవా దినచర్యలు నడుస్తున్నప్పుడు మరింత అంతరాయాలు గుర్తించబడాలి మరియు దానిని ప్రాసెస్ చేయగలగాలి మెమరీ నిర్వహణ కు అవసరాలు ఉన్నాయి ఉదాహరణకు వర్చువల్ మెమరీ సిస్టమ్ లో మరియు మెమరీ రక్షణ లక్షణాల లో మనకు మెరుగుదల అవసరం టాస్క్ పరిమాణం చిన్నగా ఉన్న చాలా చిన్న ఎంబెడెడ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో చాలా తక్కువ టాస్క్లు మరియు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఓవర్హెడ్ చాలా చిన్నదిగా ఉండాలి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పరిమాణం చిన్నదిగా ఉండాలి అప్పుడు వర్చువల్ మెమరీకి మద్దతు లేదు మరియు మెమరీ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా అంటే ఒక పని అనుకోకుండా మరొక పని ఫలితాలను ఓవర్రైట్ చేయగలదా లేదా మరొక పని యొక్క కోడ్ కాదు ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా హామీ ఇవ్వబడుతుంది దీనికి అదనపు ఓవర్ హెడ్ అవసరం మరియు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క చాలా తక్కువ పరిమాణం మాత్రమే మాకు అవసరం అందువల్ల చాలా ఎంబెడెడ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో వర్చువల్ మెమరీ మరియు మెమరీ రక్షణ వ్యవస్థలకు ఎవరో ఒకరు ఏదైనా చేయకపోతే నిజంగా మద్దతు ఇవ్వవు ఉదాహరణకు ఎంబెడెడ్ కాని అనువర్తనాలు లేదా ఎంబెడెడ్ అప్లికేషన్లు పెద్ద అధునాతన ఆపరేటింగ్ సిస్టమ్ను కలిగి ఉండగలవు ఇక్కడ మా ప్రధాన దృష్టి ఏదో ఒకటి చేయడమే తద్వారా చెత్త మెమరీ ప్రాప్యత సమయం తీవ్రంగా పెరగదు లేకపోతే మెమరీ యాక్సెస్ గజిబిజిగా ఉంటుంది మెమరీ యాక్సెస్ గజిబిజిగా ఉండటం ద్వారా డేటా కొన్నిసార్లు చాలా వేగంగా పొందబడితే మరియు కొన్నిసార్లు గణనీయమైన ఆలస్యం తర్వాత పొందినట్లయితే వర్చువల్ మెమరీ ఆపరేటింగ్ సిస్టమ్లో యాక్సెస్ సమయం యొక్క వైవిధ్యాన్ని జిట్టర్ అని పిలుస్తారు పేజీ మెమరీలో లేదా కాష్లో రెసిడెంట్ గా ఉంటే యాక్సెస్ సమయం చాలా వేగంగా ఉంటుంది మరియు ప్రాసెసర్ ద్వారా డేటా చాలా త్వరగా పొందబడుతుంది పేజీ మెమరీలో అందుబాటులో లేనట్లయితే మరియు పేజీ లోపం సంభవిస్తే అప్పుడు హార్డ్ డిస్క్ యాక్సెస్ చేయవలసి ఉంటుంది మరియు యాక్సెస్ సమయం ప్రధాన మెమరీలో లభించిన దానికంటే వందల రెట్లు పెద్దదిగా మారుతుంది తదుపరి మెమరీ యాక్సెస్ అటువంటి మెమరీ యాక్సెస్ ను నిరుత్సాహపరిచే సమయాన్ని నివారించడానికి ఏదైనా చేయటం లేకపోతే ఇది వాటి గడువును కోల్పోయే పనులకు దారి తీస్తుంది వర్చువల్ మెమరీ సగటు మెమొరీ యాక్సెస్ సమయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది అయితే అప్పుడు worst case మెమరీ యాక్సెస్ యొక్క సమయం క్షీణిస్తుంది ఎందుకంటే పేజీ మెమరీలో అందుబాటులో లేకపోతే పేజీ లోపం సంభవిస్తుంది మరియు అది హార్డ్ డిస్క్ మరియు పేజీ లోపాల నుండి పొందాలి గణనీయమైన జాప్యం కలిగి ఉంటుంది కానీ వర్చువల్ మెమరీకి అస్పష్టంగా లేదా ఉప ఉత్పత్తిగా మెమరీ రక్షణ కూడా ఉంది అన్ని వర్చువల్ మెమరీ సిస్టమ్స్ మెమరీ ప్రొటెక్షన్ ఫీచర్కు మద్దతు ఇస్తాయి ప్రతి పని అది మెమరీలోని కొంత భాగాన్ని మాత్రమే యాక్సెస్ చేయగలదు ఇది కంప్యూటర్లో ఉన్నటువంటి మొత్తం డేటా అయిన మొత్తం మెమరీ స్థలాన్నిఅయినా నిజంగా యాక్సెస్ చేయదు మరియు దీనిని మెమరీ ప్రొటెక్షన్ ఫీచర్ అంటారు కొన్ని కారణాల వల్ల వర్చువల్ మెమరీకి మద్దతు ఇవ్వకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ కు ఒక చిన్న ఎంబెడెడ్ సిస్టమ్ కావాలి మరియు వర్చువల్ మెమరీ సిస్టమ్కు మద్దతు ఇవ్వడానికి మనం నిజంగా భరించలేము అప్పుడు మెమరీ రక్షణ సమస్యగా మారుతుంది ఎందుకంటే అది లేకుండా ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్లో లోపం ఉంటే డీబగ్ చేయడం చాలా కష్టమవుతుంది మరియు మెమరీ రక్షణ లేనప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ ఓవర్రైట్ చేసినందున అది క్రాష్ అవుతుంది అప్పుడు ఇది ఎక్కడ ఓవర్రైట్ చేస్తుందో మనం కనుగొనలేము మరియు వర్చువల్ మెమరీ మద్దతు లేకుండా మెమరీ ఫ్రాగ్మెంటేషన్ సమస్యగా మారుతుంది సహజంగానే వర్చువల్ మెమరీకి మద్దతిచ్చే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రకాలు గురించి ప్రశ్న తలెత్తుతుంది పనులకు పెద్ద డేటా అవసరమైనప్పుడు లేదా కోడ్లో హెవీవెయిట్ రియల్ టైమ్ టాస్క్ల మెమరీ డిమాండ్లను తీర్చడానికి అవసరమైన ముఖ్యమైన పంక్తులు ఉన్నపుడు మనకు అవసరం అవి పెద్ద సంకేతాలు లేదా పెద్ద డేటా అవసరం అప్పుడు మనకు వర్చువల్ మెమరీ సిస్టమ్ అవసరం టెక్స్ట్ ఎడిటర్ ఈమెయిల్ క్లయింట్ వెబ్ బ్రౌజర్లు వంటి మన సిస్టమ్లో రియల్ టైమ్ కాని అనువర్తనాల ను అమలు చేయడానికి మేము మద్దతు ఇవ్వవలసి వస్తే వర్చువల్ మెమరీకి మద్దతు ఇవ్వడం అవసరం మెమరీ రక్షణ లో ప్రతి పనికి దాని స్వంత చిరునామా స్థలం ఉంటుంది మరియు ఒక పని మరొక పని యొక్క చిరునామా స్థలాన్ని యాక్సెస్ చేయదు ఇది మెమరీ ప్రొటెక్షన్ మెకానిజం ద్వారా నిర్ధారిస్తుంది మన మెమరీ కి రక్షణ లేనప్పుడు అన్ని పనులు ఒకే చిరునామా స్థలంలో పనిచేస్తాయి ఒకే చిరునామా స్థలాన్ని కలిగి ఉన్న ప్రయోజనం ఏమిటంటే అది సమర్థవంతంగా ఉంటుంది రక్షణ బిట్ల తనిఖీ అవసరం లేదు మరియు రక్షణను నిర్ధారించడానికి అవసరమైన మెమరీ బిట్స్లో కూడా సేవ్ చేయబడుతుంది అందువల్ల కాల్స్ తేలికైనవిగా మారతాయి ఇది సమర్థవంతంగా ఉంటుంది మరియు దీనికి తక్కువ మెమరీ కూడా అవసరం ఒకటి లేదా రెండు చిన్న పనులు మాత్రమే అవసరమయ్యే చాలా చిన్న ఎంబెడెడ్ అనువర్తనాల కోసం మెమరీ రక్షణను తొలగించవచ్చు మరియు ప్రోగ్రామర్ సులభంగా నిర్వహించవచ్చు అప్పుడు మెమరీ రక్షణ దానితో దూరంగా ఉండవచ్చు కానీ చాలా టాస్క్లు ఉన్న అనువర్తనాలకు మెమరీ రక్షణ లేకుండా పనిచేయడం చాలా కష్టం అవుతుంది అందువల్ల చాలా తక్కువ ఎంబెడెడ్ అనువర్తనాల కోసం కేవలం చిన్న మెమరీ మరియు తక్కువ సంఖ్యలో పని కోసం రక్షణ రూపంలో మెమరీ ఓవర్ హెడ్ ఆమోదయోగ్యం కాదు మరియు ప్రోగ్రామర్ మెమరీ రక్షణ లేకుండా కూడా అప్లికేషన్ను ప్రోగ్రామ్ చేయడానికి సులభంగా నిర్వహించవచ్చు మెమరీ రక్షణ లేకుండా పెద్ద అప్లికేషన్ కోసం ప్రోగ్రామ్ యొక్క అభివృద్ధి వ్యయం పెరుగుతుంది ఎందుకంటే డీబగ్గింగ్ చాలా కష్టమవుతుంది మరియు ఒక పని డేటా లేదా మరొక పని యొక్క కోడ్ను ఓవర్రైట్ చేస్తుంది అంతే కాదు నిర్వహణ వ్యయం పెరుగుతుంది మరియు తరువాత మనం ఏదో మార్చాలనుకుంటే అప్లికేషన్ను మార్చడం చాలా కష్టం అవుతుంది వర్చువల్ మెమరీకి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మద్దతు ఇస్తే మనకు మెమరీ లాకింగ్ ఫీచర్ అవసరం మెమరీ లాకింగ్ ఫీచర్లో ప్రోగ్రామర్ మెమరీ పేజీని లాక్ చేయవచ్చు ఇది పేజీని మెమరీ నుండి హార్డ్ డిస్క్ కు మార్చుకోకుండా నిరోధిస్తుంది మరియు అందువల్ల మెమరీ యాక్సెస్లోని గందరగోళంను తగ్గిస్తుంది మెమరీ లాకింగ్ మద్దతు లేనప్పుడు క్లిష్టమైన పని కూడా పెద్ద మెమరీ యాక్సెస్ గందరగోళంను ఎదుర్కొంటుంది మరియు అందువల్ల టాస్కింగ్ షెడ్యూల్ చాలా సాంప్రదాయికంగా ఉండాలి అయినప్పటికీ ఈ మెమరీ యాక్సెస్ గందరగోళం కారణంగా పనులు వాటి గడువును కోల్పోవచ్చు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అసమకాలిక I O కి మద్దతు ఇవ్వాలి ఆపరేటింగ్ సిస్టమ్లోని సాంప్రదాయ I O సమకాలీకరించబడుతుంది ఇది ఫలితం కోసం వేచి ఉన్నప్పుడు ఒక ప్రక్రియ నిరోధించబడుతుంది ఉదాహరణకు మేము వర్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ చేస్తున్నాము మరియు ఫైల్ సేవ్ అవుతున్నప్పుడు ఫైల్ను సేవ్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే ఇది ఏదైనా సమకాలీన కాల్ కనుక మనం ఏదైనా చేయగలం మనకు సేవ్ కమాండ్ ఇచ్చినట్లయితే మరియు అదే సమయంలో మేము ఎడిటింగ్ మరియు ఇతర ఆపరేషన్లను కూడా చేయగలిగితే అది అసమకాలిక IO దీనిని నాన్ బ్లాకింగ్ IO అని కూడా పిలుస్తారు మేము IO ను ప్రారంభించవచ్చు ఆపై ఆపరేటింగ్ కొనసాగించవచ్చు మరియు అసమకాలిక IO రీడ్ మరియు అసమకాలిక IO రైట్ I O సాధారణంగా నెమ్మదిగా ఉన్నందున వీటిని రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయాలి మరియు ఒక టాస్క్ ప్రాసెస్ IO కారణంగా బ్లాక్ చేయవలసి వస్తే అది దాని గడువును కోల్పోవచ్చు మరియు అసమకాలిక IO మద్దతు రియల్ ప్రోగ్రామ్ లేకుండా సమయ పని చేయడం చాలా కష్టం అవుతుంది

ఎంబెడెడ్ సిస్టమ్స్ కోసం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క పాదముద్ర గా పిలువబడే ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క పరిమాణం చాలా తక్కువగా ఉండాలి ఎంబెడెడ్ అనువర్తనాలకు కావాల్సిన ఇతర లక్షణం విద్యుత్ పొదుపు లక్షణం లోడ్ ఎక్కువగా లేనప్పుడు ప్రాసెసర్ నడుపుతున్న శక్తిని తక్కువ ఫ్రీక్వెన్సీ మోడ్లో సేవ్ చేసే బాధ్యత ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోవాలి మరియు లోడ్ ఎక్కువగా లేనప్పుడు ప్రాసెసర్ భాగాన్ని ఆపివేయండి మరియు తద్వారా శక్తి సంరక్షించబడుతుంది ఈ ఉపన్యాసంలో non రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను వేరుచేసే లక్షణాలు ఏమిటో మనం చూశాము మరియు రియల్ టైమ్ అని పిలవడానికి ఆపరేటింగ్ సిస్టమ్ మద్దతు ఇవ్వవలసిన డజను లక్షణాలను మనం గుర్తించాము రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సమస్యలను స్పష్టంగా మరియు ఈ అంశాలను లోతుగా తెలుసుకోవడానికి సాంప్రదాయ యునిక్స్ను రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఉపయోగిస్తే సంభవించే సమస్యలను మనం పరిశీలిస్తాము ఈ సమస్యల యొక్క మూలం చర్చించబడుతుంది ఎందుకంటే ఈ సమస్యలను మనకు బాగా తెలియకపోతే మనం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేయలేము మనం యునిక్స్ను రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఉపయోగించాలనుకుంటే అప్పుడు చాలా సమస్యలు ఉంటాయి మరియు ఈ ఉపన్యాసంలో మనం గుర్తించిన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ చేత మద్దతు ఇవ్వవలసిన అన్ని సమస్యలు మరియు సమస్యలు యునిక్స్ సంతృప్తికరంగా మద్దతు ఇవ్వవు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ అంతరాయాలు నిలిపివేయబడతాయి మరియు రెండవది డైనమిక్ ప్రాధాన్యతా స్థాయిలు ప్రోగ్రామర్ ఒక పనికి ప్రాధాన్యతనిచ్చినప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతిసారీ స్లైస్ చివరిలో దాన్ని బదిలీ చేస్తూనే ఉంటుంది సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ను రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎందుకు ఉపయోగించలేదో అర్థం చేసుకోవడానికి మేము కీలకమైన సమస్యలను చర్చించాము మరియు సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ సమస్యలు మొదటి స్థానంలో ఉండటానికి కారణాలు కూడా ఉన్నాయి దీనితో ఈ ఉపన్యాసం ముగుస్తుంది మరియు మేము తరువాతి ఉపన్యాసంలో ఈ దశ నుండి కొనసాగుతాము Thank you